హలో ఈ ఉపన్యాసంలో మనము RF MEMS మరియు మైక్రోవేవ్ ఇమేజింగ్ గురించి మాట్లాడుకుందాము కాబట్టి ఉపన్యాసం RF MEMS తో ప్రారంభిద్దాం MEMS అంటే మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ MEMS అనేవి మానవ కళ్ళకు దాదాపు కనిపించని చిన్న పరికరాలు వాటిని మైక్రో మెషీన్లు లేదా మైక్రో సిస్టమ్స్ అని కూడా అంటారు MEMS మూలకం సుమారుగా 1 నుండి 100 μm వరకు ఉంటుంది MEMS పరికరాలను 2 వర్గాలుగా వర్గీకరించారు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు సెన్సార్ చుట్టుపక్కల పర్యావరణం నుండి డేటాను గ్రహించి దానిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది యాక్చుయేటర్ ఈ డేటాను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉపయోగించి ప్రాసెస్ చేసి తగిన చర్య తీసుకుంటుంది కాబట్టి యాక్యుయేటర్ తనను లేదా ఇతర పరికరాలను మార్చటానికి ఒక శక్తిని సృష్టిస్తుంది లేదా ఉపయోగకరమైన పనిని చేయడానికి పరిసర వాతావరణంలో చర్య తీసుకుంటుంది MEMS పరికరాలు ప్రాథమిక రూపకల్పన పద్ధతులను ఉపయోగించి రుపొందించబడుతాయి మరియు తరువాత బహుళ పొరలు బేస్ మీద జమ చేయబడతాయి తరువాత 3 డైమెన్షనల్ నిర్మాణాన్ని రూపొందించడానికి ఎంచుకున్న ప్రాంతాలు తొలగించబడుతాయి ఇప్పుడు కమ్యూనికేషన్ పరికరాల యొక్క ఇటీవలి అభివృద్ధి MEMS టెక్నాలజీ సహాయంతో సాధ్యమయ్యే పరికరాల సూక్ష్మీకరణకు దారితీసింది అందువల్ల MEMS పరికరాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో RF MEMS ఒకటి MEMS ఫంక్షనల్ భాగాలు వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించబడతాయి అవి విద్యుదయస్కాంత శక్తులు పైజోఎలెక్ట్రిక్ శక్తులు విద్యుదయస్కాంత శక్తులు ఎలక్ట్రో థర్మల్ శక్తులు కావచ్చు ఇప్పుడు ఈ RF MEMS ఆధారిత భాగాలు వివిధ రకాలుగా ఉంటాయి ఇవి వేరియబుల్ కెపాసిటర్లు ఇండక్టర్ స్విచ్లు ఫేస్ షిఫ్టర్లు ఫిల్టర్లు అధిక నాణ్యత గల రెసోనేటర్ యంత్రాలు యాంటెన్నాలు మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ లైన్లు కావచ్చు ఈ RF MEMS పరికరాలు విస్తృత బ్యాండ్విడ్త్పై తక్కువ విద్యుత్ వినియోగంతో తక్కువ పరిమాణాన్ని మరియు బరువును కలిగి ఉంటాయి ఇవి తక్కువ ఫేస్ నాయిస్తో అధిక సరళతను మరియు చాలా ఎక్కువ ఐసోలేషన్ మంచి దశ స్థిరత్వాన్ని అందిస్తాయి ఇప్పుడు RF MEMS సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేయబడిన వివిధ మైక్రోవేవ్ భాగాల గురించి మాట్లాడుకుందాము కాబట్టి మొదటి భాగం RF MEMS కెపాసిటర్ విస్తృత బ్యాండ్ అనువర్తనాలలో చాలా వరకు కెపాసిటర్ల యొక్క ఎలక్ట్రికల్ పారామితుల ద్వారా పనితీరు ఇవ్వబడుతుంది ఇది విస్తృత ట్యూనింగ్ పరిధి మరియు తక్కువ ఫేస్ నాయిస్ మరియు విస్తృత బ్యాండ్విడ్త్ ని కలిగి ఉంటుంది కెపాసిటర్ల విషయంలో అది సెమీకండక్టర్ రకo కెపాసిటర్ల విషయంలో అవి అధిక ఫ్రీక్వెన్సీ ల వద్ద విస్తృత ట్యూనింగ్ పరిధిని అందించవు అదనంగా అవి అధిక ఇన్సర్షన్ లాస్ ని అందిస్తాయి RF MEMS రకం కెపాసిటర్ ఒక ప్రముఖ పరిష్కారాన్ని అందిస్తుంది మరియు అవి తక్కువ ట్యూనింగ్ పరిధిని అధిక ఫ్రీక్వెన్సీ ల వద్ద తక్కువ నష్టాలను కలిగిస్తాయి ఈ కెపాసిటర్లు సమాంతర ప్లేట్ కెపాసిటర్ రకానికి చెందినవి ఇక్కడ దిగువ ఎగువ ప్లేట్ ల మధ్య గాలి ఉంటుంది ఈ టాప్ ప్లేట్ T ఆకారపు కిరణాలను ఉపయోగించి సస్పెండ్ చేయబడింది ఇది టాప్ ప్లేట్ యొక్క సస్పెన్షన్కు మద్దతు ఇస్తుంది ఇక్కడ ఈ మెటల్ ప్లేట్లు గాలి అంతరం ద్వారా వేరు చేయబడతాయి మరియు ఈ ప్లేట్ల కెపాసిటెన్స్ను వివిధ రకాల యాక్యుయేటర్ల ద్వారా ఖాళీని మార్చవచ్చును ఇవి ఎలెక్ట్రోస్టాటిక్ ఎలక్ట్రో థర్మల్ లేదా పిజోఎలెక్ట్రిక్ కావచ్చు కాబట్టి ఈ సందర్భంలో మొదట బయాస్ వోల్టేజ్ను వర్తింపజేయడం ద్వారా ఎలక్ట్రోస్టాటిక్ యాక్యుయేటర్ ద్వారా అంతరం మారుతుంది ప్లేట్ల మధ్య అంతరంలో మూడింట ఒక వంతుకు13 దీనిని మార్చవచ్చు ఇది కెపాసిటెన్స్లో 50 పెరుగుదలకు అనుగుణంగా ఉంటుంది ఎలెక్ట్రోస్టాటిక్ యాక్యుయేటర్ ఆధారిత కెపాసిటర్ తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందిస్తుంది ఇవి అధిక క్రియాశీలత వేగం మరియు పెద్ద విక్షేపం సామర్థ్యాన్ని కూడా అందిస్తాయి కానీ ఈ కెపాసిటర్లలో ట్యూనింగ్ పరిధి చాలా తక్కువగా ఉంటుంది ఈ ట్యూనింగ్ పరిమితిని ఎలక్ట్రో థర్మల్ యాక్యుయేటర్స్ ద్వారా అధిగమించవచ్చు ఇక్కడ థర్మల్ అసమతుల్యతను ఉపయోగించి అంతరం తగ్గించవచ్చును కాబట్టి సమాంతర ప్లేట్ కెపాసిటర్ల విస్తృత మరియు ఇరుకైన స్ట్రిప్ మధ్య అవకలన ఉష్ణ ఉష్ణోగ్రతలు అందించబడతాయి ఈ సందర్భంలో ఇరుకైన స్ట్రిప్స్ వెడల్పు ఎక్కువగా ఉంటాయి అవి క్రిందికి వంగి ఉంటాయి అందువల్ల ఇది కెపాసిటెన్స్లో 50 పెరుగుదల పరిమితిని తొలగిస్తుంది అయితే ఈ ఎలక్ట్రో థర్మల్ యాక్యుయేటర్ ఆధారిత కెపాసిటర్లు చాలా నెమ్మదిగా ఉంటాయి కాబట్టి ఈ రెండు కెపాసిటర్లు కూడా తక్కువ శక్తి నిర్వహణ సామర్థ్యం సమస్య ని కలిగి ఉంటాయి ఎందుకంటే అధిక కెపాసిటెన్స్ నిష్పత్తికి ఎప్పుడు కూడా అంతరం సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి కానీ ఇది RF విచ్ఛిన్నానికి కి దారి తీయవచ్చు తదుపరి రకం కెపాసిటర్ గ్యాప్ను పిజోఎలెక్ట్రిక్ యాక్యుయేటర్ ద్వారా నియంత్రించవచ్చు ఇవి కెపాసిటర్ యొక్క లీనియర్ ట్యూనింగ్ను మరియు తక్కువ డ్రైవింగ్ వోల్టేజ్ను అందిస్తాయి కాబట్టి నియంత్రించే ప్యాడ్ల మధ్య బయాస్ వోల్టేజ్ వర్తించినప్పుడు పిజోఎలెక్ట్రిక్ యాక్యుయేటర్ యొక్క ప్రయోజనాలు ఇవి పైజోఎలెక్ట్రిక్ యాక్యుయేటర్ టాప్ మెటల్ ప్లేట్ యొక్క విద్యుద్వాహకము నుండి కదులుతుంది ఇది గ్యాప్ ట్యూనింగ్కు బదులుగా ఏరియా ట్యూనింగ్ను అందిస్తుంది ఎందుకంటే ఏరియా ట్యూనింగ్కు పరిమితి లేదు ఈ రకమైన నిర్మాణం యొక్క సాధారణ నిర్మాణాలలో ఒకటి దువ్వెన నిర్మాణం ఈ దువ్వెన నిర్మాణం యొక్క పొడవు మరియు నిర్మాణాల స్ప్రింగ్ స్థిరాంకాన్ని మార్చడం ద్వారా రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ నియంత్రించబడుతుంది ఇప్పుడు ఈ కెపాసిటర్లను వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ ట్యూనబుల్ ఫిల్టర్లు ట్యూనబుల్ నెట్వర్క్లు ఇంపెడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్లు మరియు ఫేజ్ షిఫ్టర్లు వంటి వివిధ అనువర్తన ప్రాంతాలలో ఉపయోగించవచ్చు తదుపరి రకం భాగం RF MEMS ఇండక్టర్స్ RF ప్రేరకాల యొక్క అతి ముఖ్యమైన లక్షణాలు ఇండక్టెన్స్ విలువ నాణ్యత కారకం మరియు ఇది స్వీయ రేసొనెన్సు ఈ లక్షణాలలో నాణ్యత కారకం అనేది అత్యంత క్లిష్టమైన లక్షణం కాబట్టి వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ విషయంలో మీరు గుర్తుంచుకుంటే ఫేస్ నాయిస్ అత్యంత క్లిష్టమైన పరామితి మరియు ఇది అది తక్కువగా ఉండాలి VCO యొక్క ఫేస్ నాయిస్ నాణ్యత కారకం యొక్క చదరపు విలోమం ద్వారా ఇవ్వబడుతుంది ఇప్పుడు సాధారణంగా ప్రేరకాలు త్రిమితీయ జ్యామితిలో తయారు చేయబడతాయి కాని ప్లానార్ ఇండక్టర్ యొక్క డిమాండ్లు ఉన్నాయి అధిక నాణ్యత గల ప్రేరకాలు RF రూపకల్పనలో అధిక గెయిన్ తక్కువ ఇన్సర్షన్ లాస్ తక్కువ ఫేస్ నాయిస్ మరియు అధిక సెలెక్టీవిటీ ను అందించాలి దీనికి పరిష్కారం RF MEMS ఆధారిత ప్రేరకాలు మాత్రమే ఇవి 2 రకాలు ప్లానర్ ప్రేరకాలు మరియు సోలేనోయిడ్ ప్రేరకాలు మరలా ప్లానార్ ప్రేరకాలు 2 రకాల స్పైరల్ మరియు మెండరికల్ ఆకారంలో ఉండవచ్చు స్పైరల్ ఇండక్టర్ ఇండక్టెన్స్ను మలుపుల సంఖ్యను పెంచడం ద్వారా పెంచవచ్చును కాని ఇది మలుపుల మధ్య కెపాసిటెన్స్ను పెంచుతుంది మరియు నాణ్యత కారకాన్ని తగ్గిస్తుంది కాబట్టి దీన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయాలి కాబట్టి నాణ్యత కారకం మరియు ఇండక్టెన్స్ విలువ మధ్య వాంఛనీయ విలువను లోపలి స్ట్రిప్స్ తగ్గించడం మరియు బాహ్య స్ట్రిప్స్ విస్తరించడం ద్వారా ఎంచుకోవచ్చును ఈ ప్రేరకాలను ప్రస్తుత ఫాబ్రికేషన్ టెక్నాలజీ ద్వారా సులభంగా తయారు చేయవచ్చును ఇప్పుడు స్పైరల్ ఇండక్టర్ విషయంలో పరిమాణం చాలా ఎక్కువ అంతేకాకుండా ఇవి ఫ్లక్స్ ప్రవాహం యొక్క దిశతో సమస్య ని కలిగి ఉంటాయి మరియు మెండరికల్ ఆకారం విషయంలో అతి తక్కువ ఇండక్టెన్స్ విలువను అందిస్తాయి మరియు ఈ సమస్యలను సోలేనోయిడల్ ప్రేరకాల సహాయంతో అధిగమించవచ్చును కాని వాటి 3D జ్యామితి కారణంగా అవి తయారుచేయడము కష్టం ఇక్కడ అవి కోర్ మీద ఉన్న లోహ స్ట్రిప్స్ ఉపయోగించి తయారు చేయబడతాయి కాని ఫాబ్రికేషన్ టెక్నిక్లోని పరిమితి కారణంగా ఈ ప్రేరకాల కల్పన తయారుచేయట చాలా కష్టం కోర్ చేయడానికి ఉపయోగించే ఉపరితలం కారణంగా ఈ రకమైన ప్రేరకాలలో నష్టాలు ఉంటాయి ఈ నష్టాలను ఎయిర్ కోర్ బేస్డ్ ఇండక్టర్ ఉపయోగించి తగ్గించవచ్చు ఇది ఇక్కడ చూపబడింది ఇక్కడ ఉపరితలం మరియు లోహపు స్ట్రిప్స్ మధ్య గాలి అంతరం స్ట్రె కెపాసిటన్స్ ని తగ్గిస్తుంది ఇప్పుడు కోర్ లో నష్టాలు 2 కారణాల వల్ల సంభవిస్తాయి ఒకటి కెపాసిటివ్ కప్లింగ్ ఇది లోహ స్ట్రిప్డ్ లోని విద్యుత్ ప్రవాహం వలన మరియు లోహం మరియు ఉపరితల ప్రాంతం మధ్య విద్యుత్ ప్రవాహం కారణంగా సంభవిస్తుంది మరొకటి ఇండక్టివ్ కప్లింగ్ వలన - ఇది విద్యుత్ లూప్స్ మరియు లోహం మరియు ఉపరితలం మధ్య ప్రవహించే అయస్కాంత క్షేత్రం కారణంగా సంభవిస్తుంది ఇవి నష్టాలను కలిగిస్తాయి అంతేకాకుండా ఇండక్టర్ యొక్క నాణ్యత కారకాన్ని తగ్గిస్తాయి ఇండక్టర్ యొక్క నాణ్యతను లోపలి మలుపులను తగ్గించడం ద్వారా మరియు బాహ్య మలుపుల ను విస్తరించడం ద్వారా మెరుగుపరచవచ్చును ఇప్పుడు కెపాసిటర్ల కోసం మేము చర్చించినట్లుగా ఈ ప్రేరకాలను ఇలాంటి అనువర్తనాలలో కూడా ఉపయోగించవచ్చు తక్కువ నాయిస్ ఆసిలేటర్లలో ఇంటిగ్రేటెడ్ LC ఫిల్టర్లలో యాంప్లిఫైయర్లలో చిప్ మ్యాచింగ్ నెట్వర్క్ల లో వీటిని ఉపయోగించవచ్చు ఇంపెడెన్స్ ట్రాన్స్ఫార్మర్లు మరియు ఫేస్ షిఫ్టర్లలో కూడా వీటిని ఉపయోగించవచ్చు తదుపరి ఇతర మైక్రోవేవ్ భాగం అయిన స్విచ్ గురించి మాట్లాడుతాము స్విచ్ అంటే విద్యుత్ కనెక్షన్ చేయడానికి లేదా విద్యుత్ కనెక్షన్ను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించే ఒక పరికరం RF మైక్రో ఎలక్ట్రో మెకానికల్ స్విచ్ అనేది మైక్రో మ్యాచింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఒక స్విచ్చింగ్ పరికరం ఇక్కడ ON మరియు OFF దశల మధ్య మార్పు స్వేచ్ఛగా కదిలే నిర్మాణం యొక్క యాంత్రిక స్థానభ్రంశం ద్వారా సాధించబడుతుంది ఇప్పుడు స్విచ్ విషయంలో మీరు గుర్తుంచుకుంటే వివిధ ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి అవి తక్కువ ఇన్సర్షన్ లాస్ మరియు హై ఐసొలేషన్ అందించాలి జీవితచక్రం ఎక్కువగా ఉండాలి మరియు తక్కువ విలువతో సిరీస్ నిరోధకత ను కలిగి ఉండాలి స్విచ్లకు పరివర్తన సమయం కూడా తక్కువగా ఉండాలి ఈ లక్షణాలు RF MEMS స్విచ్ల ద్వారా అందించబడతాయి ఇప్పుడు మీకు గుర్తుంటే మైక్రోవేవ్ స్విచ్లు 2 రకాలు ఉన్నాయి యాంత్రిక మరియు సెమీకండక్టర్ రకం యాంత్రిక రకం స్విచ్లు అవి కోయాక్సిల్ రకం మరియు వేవ్గైడ్ రకాన్ని 2 రకాలు స్విచ్లు ఉన్నాయి అవి తక్కువ ఇన్సర్షన్ లాస్ అందిస్తాయి మరియు ఈ స్విచ్ల యొక్క RF పవర్ హ్యాండింగ్ సామర్ధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది అదనంగా అవి రివర్స్ కేసులో అధిక ఐసోలేషన్ను అందిస్తాయి కానీ స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్నప్పుడు అవి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి తరువాతి రకం స్విచ్ సెమీకండక్టర్ రకం స్విచ్ వీటిని పిన్ డయోడ్ లేదా FET ను ఉపయోగించి తయారు చేస్తారు కాబట్టి సెమీకండక్టర్ రకం స్విచ్ యొక్క పరిమాణం చాలా తక్కువ కానీ ఇది ఇన్సర్షన్ లాస్ మరియు అధిక ఫ్రీక్వెన్సీల వద్ద తక్కువ ఐసొలేషన్ కలిగి ఉంటుంది కాబట్టి RF MEMS స్విచ్లు యాంత్రిక మరియు సెమీకండక్టర్ రకం స్విచ్ల రెండింటి ప్రయోజనాన్ని మిళితం చేస్తే రెండు స్విచ్ల ప్రయోజనాన్ని అందిస్తాయి ఈ స్విచ్ల యొక్క ప్రయోజనాలు అవి సరళమైనవి మరియు ఎలక్ట్రోస్టాటిక్ యాక్చుయేషన్ ద్వారా సరళమైన మార్గంలో పనిచేయగలవు మరియు అవి అతి తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందిస్తాయి ఈ స్విచ్లలో ఐసోలేషన్ కూడా చాలా ఎక్కువ అవి అధిక సిగ్నల్ లీనియారిటీ మరియు తక్కువ DC స్టాండ్బై శక్తిని అందిస్తాయి సెమీకండక్టర్ రకంతో పోలిస్తే ఈ స్విచ్లలో ఇన్సర్షన్ లాస్ కూడా తక్కువ మరియు అవి బ్రాడ్బ్యాండ్ కార్యకలాపాలకు మరింత అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ సెమీకండక్టర్ రకం స్విచ్లతో పోలిస్తే ఈ స్విచ్లు తక్కువ స్విచ్చింగ్ వేగం మరియు తక్కువ విద్యుత్ నిర్వహణ సామర్థ్యాన్ని అందించడం వంటి సవాళ్లు కలిగి ఉన్నవి ఈ స్విచ్లు లోహం తో కూడిన కాంటాక్ట్ లు విశ్వసనీయత పరంగా కూడా ఇవి పరిమితం ఇప్పుడు ఈ స్విచ్లు 2 రకాలు సిరీస్ లేదా షంట్ కావచ్చు సిరీస్ స్విచ్లలో కాంటాక్ట్ స్విచ్ రిలే స్విచ్ లేదా కాంటాక్ట్ లేని జ్యామితి తో కెపాసిటివ్ స్విచ్ మున్నగు రకాలు కలవు షంట్ స్విచ్లలో వివిధ రకాలైన షంట్ కెపాసిటివ్ స్విచ్ మరియు షంట్ కాంటాక్ట్ స్విచ్ కలవు కాబట్టి మోటరోలా కంపెనీ చేత తయారు చేయబడిన సిరీస్ స్విచ్ యొక్క జ్యామితి మరియు ఈ స్విచ్ యొక్క రెండు స్థితులు పైకి కిందకి చూపించబడినవి ఈ సిరీస్ స్విచ్ కాంటిలివర్ ఉపయోగించి తయారు చేయబడింది ఇది ఒక చివర స్థిరంగా ఉంటుంది మరియు కాంటిలివర్ వద్ద మెటల్ స్ట్రిప్ తయారు చేయబడుతుంది ఈ స్విచ్ మైక్రోస్ట్రిప్ లైన్తో సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది మరియు ఒక వైపు సస్పెండ్ చేయబడిన స్ట్రిప్స్స్ట్ర కాంటిలివర్ క్రింద ఒక మెటల్ ఎలక్ట్రోడ్ ఉంచబడింది ఈ ఎలక్ట్రోడ్ను పుల్ డౌన్ ఎలక్ట్రోడ్ అంటారు ఈ స్విచ్ యొక్క ఆపరేషన్ 2 మెకానిజం ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ మెటల్ స్ట్రిప్ యాంకర్ ప్రాంతానికి అనుసంధానించబడి ఉంది ఇది విస్తృత ప్రాంతానికి మద్దతునిస్తుంది మరియు రెండవ భాగం మెటల్ ఎలక్ట్రోడ్తో అతివ్యాప్తి చెందుతున్న విస్తృత ప్రాంతం కాబట్టి అవి సమాంతర ప్లేట్ కెపాసిటర్ను ఏర్పరుస్తాయి ప్పుడు యాక్చుయేషన్ వోల్టేజ్ లేదా ఎలెక్ట్రోస్టాటిక్ యాక్చుయేషన్ వర్తించినప్పుడు అవి క్లోజ్డ్ మార్గాన్ని ఏర్పరుస్తాయి మరియు ఇది విద్యుత్ ప్రవాహక స్థితిలో ఉంటుంది ఇప్పుడు బయాస్ వోల్టేజ్ వర్తించినప్పుడు అది కాంటిలివర్ను క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది మరియు ఒక తన్యత శక్తిని సృష్టించి వెనుకకు లాగడానికి ప్రయత్నిస్తుంది బయాస్ వోల్టేజ్ మరింత పెరిగినప్పుడు అది థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు తన్యత శక్తి ఈ ఎలెక్ట్రోస్టాటిక్ శక్తిని సమతుల్యం చేయలేకపోతుంది కాబట్టి ఇది తగ్గినప్పుడు మరియు ఎలక్ట్రోడ్ కి శక్తిని తగ్గిస్తుంది ఇప్పుడు మీరు ఈ అన్ యాక్చుయేటెడ్ స్టేటులో విద్యుత్ ప్రవాహము లేదు కాబట్టి ఇది అధిక ఇంపెడెన్స్ స్థితి ని అందిస్తుంది కాబట్టి ఈ రకమైన స్విచ్లలో డిసి కరెంట్ ప్రవాహము అనేది ఉండదు కాబట్టి ఈ సందర్భంలో డిసి బయాసింగ్ ను రెసిస్టర్ సహాయంతో అందించవచ్చు అయినప్పటికీ ఘన స్థితి స్విచ్ల విషయంలో పెద్ద మొత్తంలో DC కరెంట్ కలిగి ఉంటాయి కాబట్టి రెసిస్టర్ సహాయంతో బయాసింగ్ అందించబడదు ఎందుకంటే అధిక మొత్తంలో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఘన స్థితి స్విచ్ల విషయంలో ఇండక్టర్ సహాయంతో బయాసింగ్ అందించబడుతుంది మిచిగాన్ విశ్వవిద్యాలయం వారి చే తయారు చేయబడిన తక్కువ వోల్టేజ్ MEMS షంట్ స్విచ్ యొక్క ఉదాహరణ తదుపరిది ఇది కెపాసిటివ్ కపుల్డ్ స్విచ్ ఈ సందర్భంలో పుల్ ఇన్ వోల్టేజ్ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా తగ్గించబడుతుంది లేదా కెపాసిటర్ మరియు స్విచ్ మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా తగ్గించబడుతుంది మరియు స్ప్రింగ్ కాన్స్టాంట్ విలువను తగ్గించడం ద్వారా తగ్గించవచ్చు కాబట్టి మీరు ఈ సందర్భంలో చూస్తే విస్తీర్ణం పెరగడం సాధ్యమయ్యే పరిష్కారం కాదు ఎందుకంటే MEMS పరికరాలు అనేవి సూక్ష్మీకరించే లక్ష్యంతో మాత్రమే కనుగొనబడ్డాయి మీరు అంతరాన్ని తగ్గిస్తే ఆ సందర్భంలో స్విచ్ యొక్క RF ఐసోలేషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా సాధ్యమయ్యే పరిష్కారం కాదు కాబట్టి పుల్ ఇన్ వోల్టేజ్ తగ్గించడానికి అత్యంత సాధ్యమయ్యే పరిష్కారం వీలైతే తక్కువ ద్రవ్యరాశితో స్ప్రింగ్ కాన్స్టాంట్ విలువను తగ్గించడం తదుపరి రకం భాగం RF MEMS ఫేస్ షిఫ్టర్ సెమీకండక్టర్ ఫేస్ షిఫ్టర్ విషయంలో మీరు గుర్తుంచుకుంటే అవి అధిక ఫ్రీక్వెన్సీ వద్ద కావాల్సిన ఇన్సర్షన్ లాస్ అందించలేవు అదనంగా అవి నిరంతర దశ వైవిధ్యాన్ని అందించలేవు కాబట్టి అవి ఫేస్డ్ అర్రే యాంటెన్నా లో మరియు అడాప్టివ్ అర్రే యాంటెన్నా లో తగినవి కావు ఇప్పుడు RF MEMS ఆధారిత ఫేస్ షిఫ్టర్ దీనికి పరిష్కారం ఎందుకంటే అవి మిల్లీమీటర్ వేవ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో అధిక ఫ్రీక్వెన్సీ లో చాలా తక్కువ ఇన్సర్షన్ లాస్ ను అందిస్తాయి ఈ రకమైన ఫేస్ షిఫ్టర్ల లో దశ మార్పు ను రిఫరెన్స్ స్థితికి సంబంధించి మార్గం పొడవును మార్చడం ద్వారా నియంత్రించవచ్చు ఈ స్విచ్లు అనలాగ్ ఫేజ్ షిఫ్టర్ డిజిటల్ ఫేజ్ షిఫ్టర్లు అని 2 వర్గాలుగా విభజించబడ్డాయి డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్స్ మరియు కెపాసిటివ్ షంట్ స్విచ్లను ఉపయోగించి అనలాగ్ ఫేజ్ షిఫ్టర్లను రూపొందించవచ్చు డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ విషయంలో అవి వివిక్త దశ మార్పులను ఉపయోగించి తయారు చేయబడతాయి ఇక్కడ దశల మార్పు వివిధ దశల మార్గాల మధ్య మారడం ద్వారా సాధించబడుతుంది కాబట్టి ఇక్కడ డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ యొక్క ఉదాహరణ ఇది స్విచ్డ్ లైన్ ఫేజ్ షిఫ్టర్ ఇది Ka బ్యాండ్ కోసం రూపొందించబడింది ఈ సందర్భంలో ఇక్కడ DC బయాసింగ్ అందించబడుతుంది ఇది తక్కువ టోపోలాజీ ఇక్కడ రెసొనెన్స్ స్ట్రిప్స్ RF గ్రౌండ్గా పనిచేస్తాయి ఈ సందర్భంలో OFF చేయటానికి ఒక నిర్దిష్ట విభాగం 2 క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ను రెసొనెన్స్ స్టబ్ మరియు టి జంక్షన్ మధ్య ఉపయోగించబడుతుంది కాబట్టి ఒక క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ క్వార్టర్ వేవ్ స్టబ్ నుండి స్విచ్ మధ్యలో ఉంటుంది ఇక్కడ ఇది తెరిచి ఉంది కాబట్టి ఇది స్విచ్ మధ్యలో షార్ట్గా పనిచేస్తుంది మరొక క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫర్మేషన్ లైన్ ఇది కాబట్టి స్విచ్ యొక్క కేంద్రం షార్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది టి జంక్షన్ వద్ద ఓపెన్ లాగా పనిచేస్తుంది ఈ విధంగా స్విచ్ ఎప్పుడు యాక్చుయేషన్ స్థితిలో ఉంది లేదా మీరు రిఫరెన్స్ స్టేట్కు సంబంధించి దశ మార్పు చేయాలనుకుంటే అప్పుడు ఈ లైన్తో ప్రయాణిస్తున్న సిగ్నల్ ఓపెన్ సర్క్యూట్ను చూస్తుంది కాబట్టి ఈ అదనపు పొడవును అందించడం ద్వారా రిఫరెన్స్ మార్గంలో అదనపు దశ మార్పును అందించడానికి ఇది కావలసిన మార్గానికి వెళుతుంది కాబట్టి ఇది 1800 దశల మార్పుకు కి సంబందించిన జామెట్రీ అదేవిధంగా 900 వెడల్పు మరియు 450 వెడల్పు కోసం లైన్ పొడవును సర్దుబాటు చేయవచ్చు ఇక్కడ ఈ జ్యామితి తో దశల మార్పును 450 నుండి 3150 వరకు దశల పరిమాణంతో సాధించవచ్చు ఈ జ్యామితి కర్వ్ ఎండ్ వద్ద 1 7 dBi ఇంసెర్షన్ లాస్ అందిస్తుంది ఇప్పుడు ఈ రకమైన ఫేస్ షిఫ్టర్లు తక్కువ ఇంసెర్షన్ లాస్ అధిక ఐసోలేషన్ అతితక్కువ యాక్చుయేషన్ శక్తి మరియు తక్కువ స్టాండ్బై విద్యుత్ వినియోగాన్ని అందిస్తాయి కాబట్టి ఇవి RF MEMS ఆధారిత ఫేస్ షిఫ్టర్ యొక్క ప్రయోజనాలు RF MEMS టోపోలాజీ పై ఆధారపడిన తదుపరి భాగం ఫిల్టర్ ఇప్పుడు సాధారణంగా మీరు గుర్తుంచుకుంటే ఫిల్టర్ విషయంలో ఫ్లాట్ బ్యాండ్ పాస్ ప్రతిస్పందన బ్యాండ్ తిరస్కరణ నిష్పత్తి నుండి అధిక మరియు అధిక రోల్ ఆఫ్ కారకాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు RF MEMS ఫిల్టర్ విషయంలో మీరు చూస్తే కప్లింగ్ నెట్వర్క్తో కలిసి అనుసంధానించబడిన రెసొనేటర్ ట్యాంకుల శ్రేణిని ఉపయోగించడం ద్వారా RF MEMS ఫిల్టర్ పనితీరు మెరుగుపడుతుంది ఇక్కడ రెసొనెన్స్ ట్యాంకుల సంఖ్య ఫిల్టర్ యొక్క క్రమాన్ని నిర్ణయిస్తుంది మరింత ఒకవేళ రెసొనెన్స్ ట్యాంకుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఫిల్టర్లు యొక్క క్రమం ఎక్కువ అవుతుంది మరియు ఇది ఫిల్టర్ యొక్క ఎంపికను మెరుగుపరుస్తుంది ఫిల్టర్ను తయారుచేసే సాధారణ కాన్ఫిగరేషన్ లో ఒకటి దువ్వెన నిర్మాణం యొక్క సమాంతర ప్లేట్ కెపాసిటర్ ఇప్పుడు దువ్వెన నిర్మాణాలలో 2 రకాల కాన్ఫిగరేషన్లు సాధ్యమే మొదటి కాన్ఫిగరేషన్ లో దువ్వెన నిర్మాణాల లో ఒకదానిపై నడపబడుతుంది మరియు కెపాసిటివ్ వైవిధ్యం కోసం ఇది ఇతర దువ్వెన నిర్మాణం వద్ద గ్రహించబడుతుంది రెండవ నిర్మాణంలో రెండు దువ్వెన నిర్మాణాలు భేదాత్మకంగా నడపడానికి ఉపయోగిస్తారు అయితే సెన్సింగ్ అనేది రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ లో ఇంపెడెన్స్లో మార్పు యొక్క పర్యవేక్షణ ద్వారానే సాధించబడుతుంది ఇప్పుడు ఈ ఫిల్టర్స్లో సిరీస్ మరియు పార్లల్ స్ట్రిప్స్స్ట్ర టోపాలజీలు ఉన్నాయి సిరీస్ ఫిల్టర్ల విషయంలో రెసొనెన్స్ నిర్మాణాల ను చదరపు ట్రస్ స్ప్రింగ్ ద్వారా వేరు చేయాలి మరియు రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీని ఈ స్క్వేర్ ట్రస్ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టాంట్ విలువను తగ్గించడం ద్వారా నియంత్రించవచ్చు ను పార్లల్ నిర్మాణం విషయంలో వారు ఇన్పుట్ మరియు అవుట్పుట్ కరెంట్ ద్వారా కొలవవచ్చు ఇవి రెండూ ఫేస్ పరంగా కూడిక చేయాలి బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ రూపకల్పన చేయడానికి వాటిని రివర్స్ దశలో చేర్చాలి ఇక్కడ మరో విషయం హైలైట్ చేయాలనుకుంటున్నాను కాపులింగ్ ని తగ్గించడానికి హై ఆర్డర్ మోడ్ల యొక్క ఎక్సైటేషన్ తగ్గించడానికి ఇక్కడ గ్రౌండ్ ప్లేన్ను వాడాలి ఇది ఇక్కడ చూపబడింది ఫిల్టర్ల ఎంపికను పెంచడానికి రెసొనేటర్ల సంఖ్యను కూడా ఇక్కడ పెంచవచ్చును ఈ ఫిల్టర్లను వివిధ ట్రాన్స్రిసీవర్ లేదా టూల్స్లో లేదా విస్తృత బ్యాండ్ నుండి నిర్దిష్ట బ్యాండ్ ని ఎంచుకోవాలో అక్కడ ఈ ఫిల్టర్లను సులభంగా ఉపయోగించవచ్చును కాబట్టి ఇప్పటివరకు మనము RF MEMS భాగాలు మరియు RF MEMS టోపోలాజీ గురించి చర్చించాము ఇప్పుడు మైక్రోవేవ్ ఇమేజింగ్ గురించి చర్చించుకొందాము మైక్రోవేవ్ ఇమేజింగ్ అనేది ఒక శాస్త్రం ఇది పూర్వపు గుర్తించే పద్ధతుల నుండి మైక్రోవేవ్ ప్రాంతంలో విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించి నిర్మాణంలో దాచిన లేదా పొందుపరిచిన వస్తువులను అంచనా వేయుటకు ఉద్భవించింది ఇంజనీరింగ్ మరియు అప్లికేషన్ ఓరియంటెడ్ మైక్రోవేవ్ ఇమేజింగ్ను మైక్రోవేవ్ టెస్టింగ్ అంటారు మైక్రోవేవ్ ఇమేజింగ్ అనేది ఒక పరిశోధనా రంగం ఇక్కడ పరికరం యొక్క భౌతిక మరియు విద్యుత్ లక్షణాలను గుర్తించడానికి తక్కువ శక్తిని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉంది లోహేతర శరీరాల యొక్క విద్యుద్వాహక లక్షణాల యొక్క నాన్ ఇన్వాసివ్ విజువలైజేషన్ కోసం ఇది సమర్థవంతమైన డయాగ్నొస్టిక్ ప్రక్రియ ఏదైనా పదార్థం యొక్క విద్యుద్వాహక లక్షణాలను డైరెక్ట్ విధానం ద్వారా కొలవలేము ఇలాంటివి సాధారణంగా వినాశకరమైనవి కాబట్టి విస్తృత ఫ్రీక్వెన్సీ పరిధిలో అనేక రకాలైన పదార్థాల కోసం విద్యుద్వాహక లక్షణాల కొలత అనేది పరిశోధన చేయదగ్గ ప్రాంతం మరియు ఇది మైక్రోవేవ్ ఇమేజింగ్ మరియు సెన్సింగ్లో కీలకమైనది మైక్రోవేవ్ ఇమేజింగ్ను పరిమాణాత్మక పద్ధతులు మరియు గుణాత్మక పద్ధతులకు 2 మార్గాలుగా వర్గీకరించవచ్చు పరిమాణాత్మక పద్ధతుల విషయంలో అవి వస్తువు యొక్క విద్యుత్ మరియు రేఖాగణిత పారామితులను ఇస్తాయి ఎలక్ట్రికల్ పరామితి అంటే విద్యుత్ మరియు అయస్కాంత లక్షణాలు మరియు ఇక్కడ రేఖాగణిత పరామితి అంటే దాచిన వస్తువు యొక్క ఆకారం పరిమాణం మరియు స్థానం మరియు గుణాత్మక పద్ధతులు దాచిన వస్తువు యొక్క వక్రీభవన పనితీరును లెక్కిస్తాయి మరియు ఇమేజింగ్ సమస్యను సరళీకృతం చేయడానికి ఈ సరళీకరణ ఉజ్జాయింపును ఉపయోగిస్తాయి ఆపై తెలియని ఇమేజ్ ప్రొఫైల్ను నిర్మించడానికి వెనుక ప్రచార అల్గారిథమ్ను ఉపయోగించవలెను సింథటిక్ ఎపర్చర్ రాడార్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ మరియు డాప్లర్ రాడార్ గుణాత్మక సాంకేతికతకు చెందినవి ఇప్పుడు ఈ మైక్రోవేవ్ ఇమేజింగ్ సూత్రాన్ని 2 మార్గాల్లో నిర్వచించవచ్చు హార్డ్వేర్ భాగాలు మరియు సాఫ్ట్వేర్ భాగం ద్వారా హార్డ్వేర్ భాగం పరీక్షించే నమూనా నుండి డేటాను సేకరిస్తుంది ఇది యాంటెన్నా ద్వారా విద్యుదయస్కాంత తరంగాలను పరీక్షించే నమూనా కు పంపుతుంది ఇప్పుడు నమూనా సజాతీయ రకానికి చెందినది మరియు అది అనంతమైన పరిమాణంలో ఉంటే అప్పుడు అవి ఏ EM తరంగాలను ప్రతిబింబించవు ఇప్పుడు ఈ నమూనాలో ఏదైనా క్రమరాహిత్యం ఉంటే అది EM తరంగాలను ప్రతిబింబిస్తుంది కాబట్టి మరింత క్రమరాహిత్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇది ప్రతిబింబం మోనోస్టాటిక్ వ్యవస్థ విషయంలో అదే యాంటెన్నా చేత సంగ్రహించబడుతుంది మరియు బిస్టాటిక్ కాన్ఫిగరేషన్ విషయంలో వేరే యాంటెన్నా కొనవచ్చును ఇప్పుడు ఈ యాంటెన్నాల యొక్క క్రాస్ రేంజ్ రెసొల్యూషను యాంటెన్నాల శ్రేణిని ఉపయోగించి మెరుగుపరచవచ్చును కానీ ఈ శ్రేణులను ఒకటి కంటే తక్కువ వేవ్ లెంగ్త్ ద్వారా వేరు చేయాలి అయితే ఈ సందర్భంలో కప్లింగ్ ఉండవచ్చు ఇది కొలత యొక్క ఖచ్చితత్వాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఒకే యాంటెన్నా వాడాలి మరియు ఇది మొత్తం ప్రాంతాన్ని స్కాన్ చేయాలి మరియు మ్యాప్ చేసిన డేటాను కోఆర్డినేట్ సిస్టమ్ పరంగా సేకరించవచ్చు ఇది తెలియని ఆబ్జెక్ట్ ఇమేజ్ ప్రొఫైల్ను నిర్మించడానికి సాఫ్ట్వేర్ మరియు వివిధ ఇమేజింగ్ అల్గారిథమ్లను ఉపయోగించి మరింత ప్రాసెస్ చేయవచ్చును మైక్రోవేవ్ ఇమేజింగ్ మెడికల్ ఇమేజింగ్ వంటి వివిధ రంగాలలో అనువర్తనాలను కలిగి ఉంది వాల్ ఇమేజింగ్ ద్వారా నాన్ డిస్ట్రక్టివ్ పరీక్ష మరియు మూల్యాంకనం మరియు నిర్మాణం గోడ మానిటరీ భద్రతా పాయింట్ల వద్ద దాచిన ఆయుధ గుర్తింపు ఈ అనువర్తనాలను ఒక్కొక్కటిగా చర్చిద్దాము కాబట్టి మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క మొదటి అప్లికేషన్ మెడికల్ ఇమేజింగ్ హెడ్ ఇమేజింగ్ విషయంలో దెబ్బతిన్న మెదడు కణజాలాన్ని గుర్తించడం ఇది ఏదైనా గాయం కారణంగా లేదా తలలో రక్తస్రావం స్ట్రోక్ కారణంగా జరుగుతుంది కాబట్టి హెడ్ ఇమేజింగ్ కోసం ఇక్కడ ఈ వ్యవస్థ ఉంది ఇది 16 యాంటెన్నా మూలకాలను కలిగి ఉంటుంది ఇది 1 నుండి 4 GHz ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేసే కరుగేటెడ్ స్లాట్ యాంటెన్నా ఇది డైరెక్షనల్ రేడియేషన్ నమూనాను అందిస్తుంది కాబట్టి ఇది ఆసక్తి ఉన్న ప్రాంతంలో పరిమితం చేయబడింది ఈ ప్లేట్ రూపంలో 2 మెటల్ ప్లేట్లు ఉన్నాయి ఒక ప్లేట్ హెడ్ ఫాంటమ్కు అనుగుణంగా సర్దుబాటు చేయగలది మరియు ఇది ఈ సందర్భంలో కొలత విషయంలో ఎటువంటి లోపం లేని విధంగా సర్దుబాటు చేయబడింది ఈ ప్లేట్ యొక్క వ్యాసార్థం 34 సెం రెండవ పలకలో లోపలి వ్యాసార్థం 17 సెం మీ మరియు బయటి వ్యాసార్థం 42 సెం హెడ్ ఫాంటమ్ యొక్క వివిధ పరిమాణాలకు అనుగుణంగా ఇది ఎంపిక చేయబడింది ఇది సర్దుబాటు చేయగల ధ్రువమును కలిగి ఉంటుంది ఇది ఏ ఎత్తులోనైనా వైవిధ్యంగా ఉంటుంది ఈ స్లాట్లలోని యాంటెన్నాలను పరిష్కరించడానికి ఇది క్షితిజ సమాంతర స్లాట్లను కలిగి ఉంటుంది హెడ్ ఫాంటమ్ ప్రకారం క్షితిజ సమాంతర స్థానం మారుతూ ఉండే హోల్డర్లను కలిగి ఉంటాయి ఈ యాంటెన్నాలు వెక్టర్ నెట్వర్క్ ఎనలైజర్ కు అనుసంధానించబడి ఉన్నాయి మరియు వారు 2 SP8T స్విచ్లను ఉపయోగించి ఎంపిక చేయబడతాయి మొదటి స్విచ్ 1 నుండి 8 వరకు యాంటెన్నాలను మరియు రెండవ స్విచ్ 9 నుండి 16 వరకు యాంటెన్నాను ఎంచుకోవచ్చును ఇప్పుడు ఈ వేదిక సాధారణ మానవ మెదడు పరిస్థితులను పరిశీలిస్తుంది దీనిలో పుర్రె తెల్ల పదార్థం బూడిద పదార్థం మరియు సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటాయి ఇప్పుడు కొలత కోసం రక్తస్రావం స్ట్రోక్ ప్రభావిత మెదడు తల ఫాంటమ్ తీసుకోబడింది మరియు డేటాను సేకరించడానికి కొలతల సమితి తీసుకోబడింది S పారామితులలో ప్రతిబింబం గుణకం పరంగా హెడ్ డేటా సేకరించబడుతుంది మరియు పోస్ట్ ప్రాసెసింగ్ అల్గారిథమ్ లను ఉపయోగించడం ద్వారా N చిత్రం సృష్టించబడుతుంది కాబట్టి ఇది పోస్ట్ ప్రాసెసింగ్ తర్వాత సృష్టించబడిన చిత్రం ఇది మెదడు స్ట్రోక్ యొక్క 2 స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ ప్లాట్ఫాం సహాయంతో మైక్రోవేవ్ ఇమేజింగ్ సహాయంతో హెడ్ ఫాంటమ్లో మెదడు స్ట్రోక్ను గుర్తించవచ్చు కాబట్టి మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క తదుపరి అనువర్తనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ దీనిని స్టీల్ బార్లో తుప్పు కొలత చేయడానికి ఉపయోగించవచ్చును కాబట్టి ఇది నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సిస్టమ్ యొక్క సెటప్ ఒక హార్న్ టైపు ఆంటిన్నా ఈ యాంటెన్నా పరిమాణం 14 x 24 సెం2 ఇది స్టీల్ బార్ నుండి 1 సెం తేడాతో వేరు చేయబడుతుంది ఇది 10 W శక్తితో ప్రసరిస్తుంది కాబట్టి ఈ స్టీల్ బార్లో ఇది 4 రకాల తుప్పుతో క్షీణిస్తుంది మరియు అవి 1 సెం మీ గ్యాప్తో వేరు చేయబడతాయి అవి రేడియేషన్ అయినప్పుడు థర్మల్ కెమెరా మరియు ఇమేజ్ ప్రొఫైల్ సహాయంతో ఫ్రీక్వెన్సీ 2 GHz 2 5 GHz మరియు 3GHz వద్ద సృష్టించబడిందని మీరు చూడవచ్చు కాబట్టి తుప్పు లేని ఉక్కు పట్టీ లో మాక్సిమం అబ్సార్ప్షన్ ఉంటుంది అయితే తుప్పు ఉన్నట్లయితే అబ్సార్ప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి హైలైట్ చేసిన మచ్చలు తుప్పుపట్టిన ప్రాంతానికి చెందినవి అధిక ఫ్రీక్వెన్సీల వద్ద ఇక్కడ అబ్సార్ప్షన్ తక్కువగా ఉన్నట్లు చూడవచ్చును కాబట్టి ఇది మరింత ప్రకాశవంతమైన మచ్చలను అందిస్తుంది ఇప్పుడు ఈ ఉక్కు కడ్డీలు కాంక్రీట్ లోహంలో పొందుపర్చినప్పుడు వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ ఉదాహరణకు 2 ఉక్కు కడ్డీలు తీసుకుందాము ఒక దానిలో కొన్ని చోట్ల మాత్రమే తుప్పు ఉంది మరియు తుప్పు అన్నది అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండదు మరియు ఈ ప్రాంతంలో తుప్పు ఎక్కువగా ఉంటుంది ఇది 10 సెకన్ల పాటు 2 45 GHz వద్ద మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా బహిర్గతం చేయబడినప్పుడు మరియు థర్మల్ ఇమేజ్ ప్రొఫైల్ థర్మల్ కెమెరా ద్వారా తీసుకోబడినప్పుడు ఈ రకమైన చిత్రాలు ఇక్కడ సృష్టించబడతాయి ఇక్కడ నల్ల వృత్తం తుప్పు ప్రాంతాన్ని చూపుతుంది కాబట్టి ఇది ఈ రాడ్ యొక్క థర్మల్ ప్రొఫైల్ ఇది సగం పొడవులో తుప్పు ఉన్న ప్రాంతానికి చెందిన ప్రకాశవంతమైన మచ్చలను చూపుతుంది రెండవ భాగములో తుప్పు పట్టిన ప్రాంతం పరిమితం చేయబడింది ఇది థర్మల్ ప్రొఫైల్ నుండి చూడవచ్చు ఇక్కడ మీరు గమనిస్తే ఇది తుప్పు లేని ఉక్కు పట్టీని చూపిస్తుంది ఇప్పుడు ఈ స్టీల్ బార్లను కాంక్రీట్ ప్రాంతంలో పొందుపరిచినప్పుడు అబ్సార్ప్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇమేజ్ ప్రొఫైల్ నుండి గమనిస్తే మైక్రోవేవ్ పరీక్ష సహాయంతో తుప్పు పట్టిన ప్రాంతాన్ని గుర్తించవచ్చును ఇక్కడ కాంక్రీట్ లోహం యొక్క లాస్ టాంజెంట్ కారణంగా స్పాట్ యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది మైక్రోవేవ్ ఇమేజింగ్ సహాయంతో తుప్పు కోసం నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కూడా చేయవచ్చును తదుపరి అనువర్తనం దాచిన ఆయుధాన్ని సెక్యూరిటీ వద్ద గుర్తించడం బొమ్మ యొక్క ఛాయాచిత్రం ఇక్కడ ఉంది ఇది దాచిన ఆయుధాలతో పాటు బట్టలను కలిగి ఉంటుంది ఈ దాచిన ఆయుధాలు కత్తెర కత్తి పిస్టల్ చిప్ లేదా లోహేతర శరీరం వంటి వివిధ రకాలుగా ఉండవచ్చు ఎప్పుడైతే ఇది మైక్రోవేవ్ రేడియేషన్తో బహిర్గతమవుతుందో అప్పుడు ఇది లోహేతర వస్తువులు లేదా లోహ వస్తువులకు భిన్నమైన ప్రతిబింబ ప్రొఫైల్ను చూపుతుంది కాబట్టి ఇది మానవ శరీరానికి భిన్నంగా ఉంటుంది పోస్ట్ ప్రాసెసింగ్ తర్వాత సృష్టించబడినప్పుడు సంబంధిత వైవిధ్యాలు ఇమేజ్ ప్రొఫైల్లో చూడవచ్చు కాబట్టి పోస్ట్ ప్రాసెసింగ్ తర్వాత సృష్టించబడిన చిత్రం ఇది కాబట్టి ఇది వ్యక్తి వద్ద ఉన్న దాచిన ఆయుధాన్ని చూపిస్తుంది ఈ సందర్భంలో రంగు చిత్రాన్ని కూడా ఇక్కడ సృష్టించవచ్చును ఈ ఎరుపు రంగు కొలత వ్యవస్థకు సంబంధించి తక్కువ దూరాన్ని చూపిస్తుంది మరియు కొలత వ్యవస్థకు సంబంధించి నీలం రంగు ఎక్కువ దూరాన్ని సూచిస్తుంది అదేవిధంగా ఈ మైక్రోవేవ్ ఇమేజింగ్ను వాల్ ఇమేజింగ్ అనువర్తనాల కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ఇది వాల్ ఇమేజింగ్ రాడార్ వ్యవస్థ ఈ రాడార్ యొక్క పరిమాణం దానిలో 2 4 మీటర్లు విస్తరించిన రూపం ఇది భవనం లోపల ఉన్న వ్యక్తిని భవనం నుండి ఆఫ్సెట్ వద్ద గుర్తించగలదు ఇది భవనం యొక్క పరిమాణం మరియు భవనంలో జరుగుతున్న కార్యకలాపాల గురించి కూడా తెలియజేస్తుంది కాబట్టి భద్రత యొక్క వ్యూహాత్మకంగా పనిచేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వ్యవస్థను ఉపయోగించి కొలిచినప్పుడు ఒక వ్యక్తి కోసం చూపిన చిత్రం ఇక్కడ ఉంది ఈ సందర్భంలో ఒక వ్యక్తి మొదట ఎడమ వైపుకు కదులుతున్నాడు తరువాత అది గోడ వైపుకు కదులుతోంది తరువాత అది కుడి వైపున కదులుతుంది తరువాత అది మరొక గోడ వైపుకు కదులుతుంది మరియు తరువాత అది రివర్స్ మోషన్ తీసుకుంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో గోడలు స్థిరంగా ఉంటాయి కాబట్టి ప్రతిబింబం స్థిరంగా ఉంటుంది అయినప్పటికీ వ్యక్తి యొక్క కదలిక కారణంగా ప్రతిబింబం మారుతుంది కాబట్టి గోడల వల్ల వచ్చే ప్రతిబింబం అణచివేయబడుతుంది మరియు ఈ వ్యవస్థ సహాయంతో వ్యక్తి యొక్క కదలికను సులభంగా ట్రాక్ చేయవచ్చు కాబట్టి భద్రతా కోణం నుండి ఇది చాలా ఉపయోగకరమైన అప్లికేషన్ తరువాతి అనువర్తనం డాప్లర్ వాతావరణ రాడార్ ఇది తీవ్రమైన వాతావరణ మార్పులకు వాతావరణ పరిస్థితుల కొలత కోసం ఉపయోగించబడుతుంది ఈ వాతావరణ మార్పులు తుఫాను విపరీతమైన భారీ వర్షపాతం చాలా ఎక్కువ గాలి లోడింగ్ మొదలైనవి కావచ్చు కాబట్టి ఈ డాప్లర్ వాతావరణ రాడార్ సహాయంతో ముందుగానే వాతావరణ మార్పులను కనిపెట్టవచ్చును కాబట్టి ప్రాణాలను మరియు ఇతర వస్తువులను కాపాడటానికి సరైన చర్యలు తీసుకోవచ్చు ఇక్కడ ఇస్రో మరియు బెల్ సంస్థ చేత తయారు చేయబడిన ఎస్ బ్యాండ్ పోలారిమెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్ ఉంది భారీ వర్షపాతానికి పేరుగాంచిన చిరపుంజీలో ఇది వ్యవస్థాపించబడింది ఈ రాడార్ 500 కిలోమీటర్ల వద్ద వాతావరణ మార్పులను విజయవంతంగా అందిస్తుంది కాబట్టి బాగా అభివృద్ధి చెందిన ఈ రాడార్ సహాయంతో తీవ్రమైన వాతావరణ మార్పుల గురించి తెలియజేయవచ్చు కాబట్టి వారు తమ ప్రాణాలను కాపాడుకోగలరు లేదా ఈ విపరీత పరిస్థితిని ఎదుర్కోవడానికి వారు సరైన చర్యలు తీసుకోవచ్చు ఇవి మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క అనువర్తనాలు ఇప్పుడు ముగించడానికి ముందు ఒకసారి చెప్పుకొంటే మనము RF MEMS తో ప్రారంభించాము RF MEMS పరికరాలు ఎలా తయారయ్యాయో చూశాము తదుపరి RF MEMS కెపాసిటర్ ఇండక్టర్ స్విచ్లు ఫేజ్ షిఫ్టర్లు ఫిల్టర్ల గురించి మాట్లాడాము మరియు వివిధ రకాల RF MEMS భాగాల గురించి మాట్లాడాము మరియు సెమీకండక్టర్ మైక్రోవేవ్ పరికరాల కంటే అవి ఎలా భిన్నంగా ఉన్నతమైనవో చూశాము తరువాత మనము మైక్రోవేవ్ ఇమేజింగ్ గురించి మాట్లాడాము మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క ఆపరేషన్ సూత్రం గురించి మాట్లాడాము అప్పుడు చూసినట్లుగా వివిధ ప్రాంతాలలో మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క వివిధ అనువర్తనాలను తెలుసుకున్నాము మెదడు స్ట్రోక్ డిటెక్షన్ కోసం వైద్య రంగంలో మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క అనువర్తనం ఆ తరువాత నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కోసం మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క అప్లికేషన్ గురించి మాట్లాడాము స్టీల్ బార్స్లో తుప్పును గుర్తించడాన్ని గురించి తెలుసుకున్నాము ఆ తర్వాత దాచిన ఆయుధ గుర్తింపులో మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క అనువర్తనం గురించి మాట్లాడాము ఆపై గోడ ఇమేజింగ్ అనువర్తనాల ద్వారా మైక్రోవేవ్ ఇమేజింగ్ యొక్క అనువర్తనం గురించి మాట్లాడాము తదుపరి వాతావరణ కొలతలో అప్లికేషన్ గురించి మాట్లాడాము దీనితో డాప్లర్ వాతావరణ రాడార్ అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను చాలా ధన్యవాదాలు